కంట్రోల్ సోర్స్లను ఉపయోగించి అమలు చేయగల మరొక ఫంక్షనాలిటీని మీకు చూపిస్తాను ఒక ఎలిమెంట్ యొక్క విలువను ఎలా స్కేల్ చేయాలో పరిశీలిస్తాము మరియు ఈ సందర్భంలో నేను ఒక కెపాసిటర్ను ఒక ఉదాహరణగా తీసుకుంటాను కానీ కొన్ని ఇతర ఎలెమెంట్స్ను కూడా ఉపయోగించవచ్చు కాబట్టి ఒక కెపాసిటర్ C వద్ద వోల్టేజ్ సోర్స్ V ను అనుసంధానం చేయండి మరియు ఇది కరెంట్ C రెట్లు V యొక్క టైం డెరివేటివ్ ను తీసుకుంటుంది ఇప్పుడు వివిధ రకాల కంట్రోల్ సోర్స్ లు ఉన్నాయి కానీ ఇప్పుడు కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ ని పరిగణించండి ఇది Ix మరియు ఇది kIx ఇప్పుడు నేను ఈ రెండు టెర్మినల్స్ మధ్య ఉన్న లక్షణాలను ఏదో ఒక విధంగా స్కేల్ చేయాలి ఇప్పుడు కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ యొక్క ఇన్పుట్ బ్రాంచ్ ఉపయోగించి కెపాసిటర్ ద్వారా ప్రవహించే ప్రవాహాన్ని నేను గ్రహించాను ఇప్పుడు కెపాసిటర్ విషయానికొస్తే ఖచ్చితంగా ఏమీ మారలేదని అని గమనించవచ్చు కెపాసిటర్ అంతటా వోల్టేజ్ ఇప్పటికీ V ఉంది ఎందుకంటే ఈ భాగం షార్ట్ సర్క్యూట్ ఇది కేవలం వైర్ మాత్రమే కాబట్టి కెపాసిటర్ అంతటా వోల్టేజ్ ఇప్పటికీ V ఉంటుంది కాబట్టి కెపాసిటర్ ద్వారా ప్రవహించే కరెంట్ CdV dt ఇప్పుడు మీరు కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ ద్వారా విద్యుత్తును చూస్తే అది kCdVdtఅవుతుంది ఇప్పుడు ఒక కంట్రోల్ కరెంట్ సోర్స్ తీసుకొని వోల్టేజ్ సోర్స్ అంతటా అనుసంధానం చేయండి ఇది కెపాసిటర్ ను నడుపుతోంది వోల్టేజ్ సోర్స్ నుండి గ్రహించిన కరెంట్ k 1 CdV dt అవుతుంది ఈ వైర్ లో CdVdt ఉంది మరియు ఆ తీగ లో KCdVdt ఉంది కాబట్టి గ్రహించబడిన మొత్తం కరెంట్ విలువ k 1 CdV dt అవుతుంది ఇప్పుడు మళ్ళీ సర్క్యూట్ మొత్తాన్ని ఒక పెట్టెలో జతచేసి ఈ రెండు టెర్మినల్స్ మాత్రమే చూద్దాం ఇది ఉన్న ఈ మొత్తం పెట్టెకు నేను వోల్టేజ్ V ను అనుసంధానం చేస్తే అది కరెంటు k 1 CdV dt ను గ్రహిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ మొత్తం పెట్టె విలువ k 1 కెపాసిటన్స్ లాగా కనిపిస్తుందని అర్థం దీని అర్థం ఏమిటి రెండు పెట్టెలు ఇస్తే ఒకటి కెపాసిటన్స్ C మరియు కరెంట్ కంట్రోల్ సోర్స్ యొక్క విలువ k తో అనుసంధానం చేయబడి ఉంటుంది మరియు వాస్తవానికి మరొక పెట్టె కెపాసిటన్స్ యొక్క విలువ k 1C ని కలిగి ఉంటుంది మీరు రెండింటి మధ్య తేడాను గుర్తించటానికి మార్గం లేదు రెండు టెర్మినల్స్ వద్ద వోల్టేజ్ మరియు కరెంట్ లు కొలవడం ద్వారా ఏది అని చెప్పలేము మరియు సాధారణంగా ఇది ఈక్వివలెంట్ సర్క్యూట్ అని దీని అర్థం కాబట్టి ఇక్కడ చాలా క్లిష్టమయిన సర్క్యూట్తో ఒక పెట్టెను కలిగి ఉండవచ్చు కానీ టెర్మినల్స్ మధ్య వోల్టేజ్ మరియు కరెంట్ను కొలిచి గమనిస్తే V I ఏదైనా విలువ కి సమానం ఆ సంబంధం రెసిస్టర్కు చెందినది కాబట్టి పెట్టెలోని ఈ మొత్తం క్లిష్టమయిన సర్క్యూట్ను మరొక పెట్టె నుండి వేరు చేయలేము ఆ యొక్క విలువ ఒకే రెసిస్టర్ను కలిగి ఉంటుంది కాబట్టి పెట్టెను తెరవకుండా లోపల ఉన్నదాన్ని చెప్పలేరు టెర్మినల్ లక్షణానికి సంబంధించినంతవరకు ఇది కేవలం రెసిస్టర్ అదేవిధంగా ఈ ప్రత్యేక సందర్భంలో టెర్మినల్ లక్షణానికి సంబంధించినంతవరకు ఇది కేవలం కెపాసిటర్ మాత్రమే కాబట్టి ఇప్పుడు వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ ను ఉపయోగించి ఎలిమెంట్ యొక్క ఈ రకమైన స్కేలింగ్ కూడా సాధించవచ్చు సర్క్యూట్ లో బాగా ప్రాచుర్యం పొందిన ఒక ఉదాహరణ స్కేలింగ్ ఫ్యాక్టర్ k తో మనకు కంట్రోల్ వోల్టేజ్ వోల్టేజ్ సోర్స్ ఉంది ఇప్పుడు ఈ రెండు భాగాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేద్దాం మరియు ఈ రెండింటి మధ్య రెసిస్టన్స్ R కి అనుసందానం చేద్దాం ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని ఒక పెట్టెలో జతచేయాలి మరియు ఈ రెండు టెర్మినల్స్ మధ్య సమానమైన లక్షణాలు కనుగొనాలి ఇప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ రెండు టెర్మినల్స్ మధ్య లక్షణాన్ని కనుగొనాలి ఈ రెండు టెర్మినల్స్ ఉన్న పెట్టె ని పరిగణించి కరెంట్ వోల్టేజ్ సంబంధాన్ని కనుగొనాలి ఇక్కడ రెండు టెర్మినల్స్ వద్ద కరెంటు మరియు వోల్టేజ్ ని కొలవాలి కాబట్టి సమానమైన కండక్టెన్స్ కనుగొనడానికి లేదా ఎక్వివలెంట్ సర్క్యూట్ను కనుగొనడానికి వోల్టేజ్ సోర్స్ V ను వర్తింప చేయాలి మరియు కరెంట్ I ని కనుగొనాలి కరెంట్ సోర్స్ I ని కూడా వర్తింప చేయవచ్చు మరియు V ని కనుగొనవచ్చు ఇవి రెండూ సాధ్యమే కొన్ని వాటిలో కొన్ని సందర్భాల్లో మరింత సౌకర్యవంతంగా ఉంటాయి కానీ రెండు సంపూర్ణంగా సమానంగా ఉంటాయి దీన్ని చేసిన తర్వాత V మరియు I ల మధ్య సంబంధం తెలుసు మరియు సమానమైన సర్క్యూట్ ఏమిటో చెప్పవచ్చు ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో నేను ఒక వోల్టేజ్ V ను వర్తింప చేస్తాను ఎందుకంటే ఈ కిర్చాఫ్ వోల్టేజ్ లా ద్వారా Vx V కి సమానం దాని యొక్క చాలా సాధారణమైన అప్లికేషన్ కారణంగా దీని వద్ద వోల్టేజ్ k V అవుతుంది మళ్ళీ కిర్ఛాఫ్ యొక్క వోల్టేజ్ లా ద్వారా రెసిస్టర్ వద్ద వోల్టేజ్ V k V పొలారిటీ తో ఉంటుంది కాబట్టి సోర్స్ నుండి గ్రహించిన కరెంట్ రెసిస్టర్లో ప్రవహించే కరెంటుకి సమానంగా ఉంటుంది ఇది ఈ వోల్టేజ్ రెసిస్టర్ విలువ అవుతుంది కాబట్టి ఇది మీకు తెలుసు ఓమ్స్ నియమము నుండి V R అవుతుంది మరియు ఈ రెండు టెర్మినల్స్ మధ్య V ని గుణించే విలువ ఏదయితే ఉంటుందో దానిని కండక్టన్స్ అంటాము కాబట్టి టెర్మినల్స్ మధ్య కండక్టన్సు యొక్క విలువ R లేదా రెసిస్టెన్స్ యొక్క విలువ R అవుతుంది కాబట్టి వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ చివరన భౌతిక రెసిస్టర్ R తో అనుసంధానించడం ద్వారా మీరుదాని విలువని మార్చవచ్చు దీంతో ఏమి జరుగుతుందో కూడా మీరు చూడవచ్చు k విలువ 0 కన్నా చిన్నది అయితే దీనికి సమర్థవంతమైన రెసిస్టెన్స్ Reffective గా పిలుస్తాను Reffective విలువ R కన్నా చిన్నగా ఉంటుంది k విలువ 0 మరియు 1 మధ్య ఉంటే Reffective విలువ R కంటే ఎక్కువగా ఉంటుంది మరియు k 1 ఉంటే Reffective ఇన్ఫినిటీ అవుతుంది అంటే ఇది ఓపెన్ సర్క్యూట్ వలే కనిపిస్తుంది అయితే దీని అర్థం ఏమిటి K 1 ఈ వోల్టేజ్ ఆ వోల్టేజ్ మాదిరిగానే ఉంటుంది R వద్ద వోల్టేజ్ లేదు రెసిస్టెన్సు ఉన్నప్పటికీ అది ఏ కరెంట్ను గ్రహించదు ఎందుకంటే దాని వద్ద వోల్టేజ్ 0 మరియు చివరకు k ఒకటి కంటే ఎక్కువగా ఉంటే Reffective నెగిటివ్ గా మారుతుంది కాబట్టి ఒక రెసిస్టర్ను తీసుకొని అది చిన్నదిగా కనిపించేలా చేయవచ్చు పెద్దగా కనిపించేలా చేయవచ్చు ఓపెన్ సర్క్యూట్ లాగా కనిపించేలా చేయవచ్చు లేదా మీరు దానిని నెగిటివ్ రెసిస్టెన్స్ లాగా చేయవచ్చు కాబట్టి ఇవన్నీ ఈ సమయంలో ఏదైనా నిర్దిష్ట ప్రయోజనం కోసం కాదు కానీ సాధ్యమయ్యే అవకాశాలను వివరించాను కానీ తరువాత మీరు యాక్టీవ్ సర్క్యూట్ కి వెళ్ళినప్పుడు ఈ భావనలలో కొన్ని వాస్తవానికి ప్రాక్టికల్ సర్క్యూట్లలో ఉపయోగించబడుతున్నాయి అని చూస్తారు కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల రెసిస్టర్ విలువ మార్చడానికి ఇది అవసరం మరియు ఈ విషయాలు ఉపయోగించబడతాయి కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే కంట్రోల్ సోర్స్ ల వినియోగం ద్వారా సంక్లిష్ట సర్క్యూట్లను సాధారణ మోడల్ గా మోడలింగ్ చేయడానికి మరియు ఎక్సోటిక్ ఫంక్షన్ ని సింథసైజ్ చేయడం కోసం ఉపయోగిస్తారు